ఇప్పటివరకు మనం ష్రోడింగర్ సమీకరణం యొక్క పరిష్కారాలని చూస్తున్నాము అవి బౌండెడ్ కట్టుబడి ఉండే కణాన్ని సూచిస్తాయి మరియు దాని అర్థం ఏమిటి అంటే వేవ్ ఫంక్షన్ ψx→±∞→0 ఈ ఉపన్యాసంలో మేము భిన్నమైనదాన్ని చేయాలనుకుంటున్నాము మేము స్వతంత్ర కణాలను పరిగణిస్తాము మరియు నా ఉద్దేశ్యం అవి ∞ నుండి వచ్చి తిరిగి ప్రతిబింబించవచ్చు మరియు ∞ మరియు మొదలైన వాటికి వెళ్లవచ్చు కాబట్టి x→±∞ చేరుకున్నప్పుడు ψ≠0 మరియు మీరు పరిగణించదలిచినది అవరోధం అంతటా కణాల ప్రతిబింబం మరియు ప్రసారం అంటే ఏమిటో వివరిస్తాను మునుపటి సమస్యలో మేము పరిమిత పరిమాణపు పెట్టె ఎత్తు V0 గా పరిగణించాము మరియు మేము కనుగొన్నది ఏమిటంటే వేవ్ ఫంక్షన్ లోపల సున్నా కాదు కానీ ఆసక్తికరమైనా విషయం ఏమిటంటే అది వెలుపల కూడా సున్నా కాదు కాబట్టి ఒక కణం పరిమిత పరిమాణం గల బావి లో పరిమితం చేయబడినప్పుడు అది బావి వెలుపల కూడా కనిపించే సంభావ్యత ఉంది ఆ సందర్భంలో మనం కనుగొన్నది బావి వెలుపల x2≠0 అంటే బావి వెలుపల కణాన్ని కనుగొనే సంభావ్యత ఉంది నేను ఇక్కడ పరిశోధిస్తే లేదా ఇక్కడ పరిశీలించినట్లయితే కొన్నిసార్లు నేను ఆ కణాన్ని కనుగొనవచ్చు అయినప్పటికీ సంభావ్యత చిన్నది అయినప్పటికీ దాని వెలుపల ఉన్న బావిలో చిన్నది కానీ సున్నా కాని ఇది క్లాసికల్ కంటే భిన్నంగా ఉంటుంది సంప్రదాయ ప్రవర్తన బావిలోని కణం అయితే ఏమి జరుగుతుంది బావి వెలుపల ఎప్పటికీ కనుగొనబడదు కాబట్టి ఇది ఇతర సందర్భాల్లో ఇలాంటిదే జరుగుతుంది మరియు దీనినే మేము అన్వేషించాలనుకుంటున్నాము ఈ సందర్భంలో కొత్త క్వాంటం దృగ్విషయాలలో కణం యొక్క తరంగ స్వభావం కారణంగా ఇలా జరుగుతుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను అయితే మీరు దానిని ఒక కణం అడ్డంకిని దాటి వెళ్ళే సందర్భంలో చూస్తున్నారు ఇది తరంగాలలో కొత్తది కాదు కాబట్టి నేను చెప్పడం ద్వారా మిమ్మల్ని ప్రేరేపిస్తాను నా దగ్గర ఒక సన్నని తీగ మరియు మందపాటి తీగ ఉంది అని అనుకుందాం మరియు మనం కనుగొన్నది ఏమిటంటే ఒక వేవ్ వస్తున్నట్లయితే ఎల్లప్పుడూ ప్రతిబింబం ఉంటుంది మరియు మీరు ఏమి చేసినా కొంత ప్రసారం ఉంటుంది అదేవిధంగా నేను ఒక స్టెప్ ని కలిగి ఉంటే నేను ఒక కణాన్ని లోపలికి రావడానికి అనుమతిస్తాను మరియు ప్రతీకాత్మకంగా నేను ఈ శక్తిని E మెట్టు ఎత్తు కంటే ఎక్కువగా ఉండేలా చేస్తున్నాను సాధారణంగా కణం నేరుగా వెళుతుంది క్వాంటమ్ మెకానికల్ పరంగా కొన్ని కణాల కు వెనుకకు తిరిగి వచ్చే సంభావ్యత ఉంటుంది మరికొన్ని కణాలు ముందుకు ప్రసారం చేయబడతాయి ఇందులో చాలా ఎక్కువ కణాలు అవరోధం యొక్క మరొక వైపుకు వెళ్తాయి సాధారణంగా అన్ని కణాలు ముందు ప్రసారం చేయబడతాయి కానీ క్వాంటం మెకానికల్ పరంగా వాటిలో కొన్ని వెనక్కి తిరిగి వస్తాయి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని తరంగాలు అనుబంధించబడి ఉంటాయి మరియు బౌండరి కండిషన్ ని తరంగాలు ఇతర దృగ్విషయాలతో సరిపోలాలి ఇది ఈ రకమైన వేవ్ మెకానిక్స్ను పోలి ఉంటుంది ఒక కణం అవరోధం ఎత్తు కంటే తక్కువ శక్తితో వస్తుంది అప్పుడు మీరు క్వాంటం మెకానికల్ పరంగా అన్ని కణాలు వెనక్కి వెళ్తాయని మీరు కనుగొంటారు కొన్నిసార్లు మీరు అవతలి వైపున కణాన్ని కనుగొనే సంభావ్యతను కలిగి ఉంటారు మొత్తం అంతర్గత ప్రతిబింబంలో 2 మాధ్యమాల బౌండరి ఉంది మరియు మొత్తం అంతర్గత ప్రతిబింబం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతోందని అనుకుందాం మొత్తం అంతర్గత ప్రతిబింబంలో క్లాసికల్ తరంగాలలో ఇది జరుగుతుంది ఈ వైపున ఉన్న విద్యుదయస్కాంత క్షేత్రం మొత్తం కాంతి వెనుకకు వెళుతున్నప్పటికీ నేను ఇక్కడ మరొక మాధ్యమాన్ని ఉంచినట్లయితే లేదా ఈ గాజును చాలా సన్నగా చేస్తే కొంత కాంతి దాని గుండా వెళుతుంది నేను పరిమిత పరిమాణంలో ఈ స్టెప్ ని ఉంచినట్లయితే మీరు మొత్తం కణాలు ద్వారా వెళ్లడాన్ని కనుగొంటారు దీనినే టన్నెలింగ్ అని అంటారు కాబట్టి ఇవన్నీ తరంగాలకు సంబంధించిన దృగ్విషయాలు మరియు కణాలను నడపబడుతున్నాయని లేదా వాటి లక్షణాలు తరంగాల ద్వారా నడపబడుతున్నాయని మేము పరిగణించినప్పుడు ఈ దృగ్విషయాలు కణాల ప్రవర్తనలోకి కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలను దశలవారీగా పరిశీలిద్దాం కాబట్టి ఈ ఉపన్యాసంలో నేను చేయబోయే సమస్య ఏమిటంటే అవరోధం మీదుగా కణాల ప్రతిబింబం మరియు ప్రసారం కాబట్టి ఇక్కడ ఎత్తు V0 గల అవరోధం ఉంది మరియు మొదటి సందర్భంలో నేను ఎనర్జీ EV0 తో వచ్చే కణాన్ని పరిగణించాను ఎడమ వైపు V0 కాబట్టి ఎడమ వైపున వేవ్ ఫంక్షన్ ష్రోడింగర్ సమీకరణం ద్వారా లెక్కించబడుతుంది V0 కాబట్టి ఇది Eψకి సమానం E 0 కంటే ఎక్కువగా ఉండాలి లేకపోతే వేవ్ ఫంక్షన్ క్షీణిస్తుంది మరియు అందువల్ల నా వద్ద ఉన్న పరిష్కారాలు xeik1x అని నేను దానినిe ik1x కొంత వ్యాప్తి A కొంత వ్యాప్తి B అని పిలుస్తాను కాబట్టి వేవ్ లోపలికి వస్తుంది మరియు బౌండరి వద్ద కూడా వెనక్కి వెళ్ళవచ్చు కాబట్టి ఇది x0కి పరిష్కారం ఇక్కడ x0 వద్ద స్టెప్ ఉంది x0కి నా దగ్గర 22md2dx2V0ψEψ ఉంది మరియు ఇది నాకు xeαx లేదా ఇక్కడ α2mV0 E2 అనే పరిష్కారాన్ని ఇస్తుంది ఇది ఆమ్ప్లిట్యూడ్ C మరియు ఆమ్ప్లిట్యూడ్ D k1 2mE2 కాబట్టి మనం ఈ చిత్రాన్ని మళ్లీ తయారు చేద్దాం మధ్యలో x0 మరియు సంభావ్యత యొక్క ఎత్తు V0 ఇక్కడ V0 ఇక్కడ Aeik1xBe ik1x వేవ్ ఫంక్షన్ ఉంది కాబట్టి వేవ్ ఫంక్షన్ అనేది సూపర్పొజిషన్ మరియు మేము బౌండరీ కండిషన్ ద్వారా A మరియు Bని కనుగొంటాము x0 కోసం కుడి వైపున CeαxD e αx ని కలిగి ఉన్నాను A B C మరియు Dని ఎలా కనుగొంటారు బౌండరి కండిషన్ ల ద్వారా కనుక్కుంటాను మరియు బౌండరి కండిషన్లు x0 వద్ద నిరంతరంగా ఉంటాయి మరియు x0 వద్ద నిరంతరంగా ఉంటాయి ఇప్పుడు మా అంచనా ఏమిటంటే కణాలు ఎడమ నుండి వచ్చినప్పుడు అవి కుడి వైపు చాలా దూరం వెళ్లలేవు కాబట్టి పార్టికల్స్ ఎడమ నుండి వస్తున్నాయని అంచనా నుండి మొదట్లో కుడి వైపు నుండి కణాలు రావడం లేదు మనం x→ ∞కి వెళ్ళినప్పుడు ఎటువంటి కణాలు ఉండవు అంటే D అనేది సున్నా కానిది C0 అని మనం నిర్ధారించగలము కానీ C కారణంగా x→ ∞కి వెళ్ళినప్పుడు వేవ్ ఫంక్షన్ పెరుగుతుంది కాబట్టి దానిని 0గా తీసుకుంటాము కాబట్టి C నాన్ జీరో అనేది వేవ్ ఫంక్షన్ని పెరిగేలా చేస్తుంది మరియు x→ ∞కి వెళ్ళినప్పుడు అది కూడా ∞ ని చేరుకునేలా చేస్తుంది అందువలన C0 కాబట్టి భౌతిక అంచనా ప్రకారం బౌండరి నుండి దూరంగా ఎటువంటి కణాలను చూడాలని మేము ఆశించలేము మరియు మనం C ని సున్నా కానిదిగా ఉంచినట్లయితే వేవ్ ఫంక్షన్ పెరుగుతుంది కాబట్టి ఈ రెండూ కారణాల చేత మీరు C ని 0 చేయాలనే ఆలోచనను ఇస్తాయి కాబట్టి కుడి వైపున ఉన్న ఏకైక పరిష్కారం D e αx కాబట్టి మనం ఇప్పుడు మళ్లీ x0 x0 ఉన్నప్పుడు xAeik1xBe ik1x అని వ్రాయవచ్చు లేదా x0 ఉన్నప్పుడు D e αx కి సమానం కాబట్టి x0 వద్ద నిరంతరంగా ఉంటే మీకు ABD వస్తుంది ఇది సమీకరణం 1 మరియు x0 వద్ద నిరంతరాయంగా ఉంటే నాకు A Bik αD వస్తుంది అది నా సమీకరణం 2 రెండు సమీకరణాలు మరియు మూడు తెలియనివి ఉన్నాయి దీన్ని ఎలా పరిష్కరించాలి మనకు తెలియని మూడు విషయాలను తెలుసుకోవడంలో మాకు ఆసక్తి లేదుBA మరియు DA అంటే ఏమిటో తెలుసుకోవడంలో మాకు ఆసక్తి ఉంది అవి మీకు అంతటా వెళ్ళే కణాల నిష్పత్తిని అందిస్తాయి కాబట్టి మేము దానిని పరిష్కరించినప్పుడు రెండవ సమీకరణాన్ని నేను A B ikD గా వ్రాయగలను ఇది iαkD మరియు ఇది D2A1iαk 2kAkiα కి సమానం మరియు B D A కి సమానం ఇది 2kAkiα A కి సమానం అవుతుందని చెబుతుంది అది మీకు k iαkiα A ని ఇస్తుంది కాబట్టి మేము కనుగొన్నది ఏమిటంటే ఈ సందర్భంలో కణాలు వస్తున్నప్పుడు మరియు వెనుకకు వెళుతున్నప్పుడు మరియు ఇక్కడ కొన్ని క్షీణిస్తున్న వేవ్ ఫంక్షన్ ఉన్నప్పుడు నేను Aeikx ని కనుగొన్నాను ఇది కుడివైపుకి వచ్చే కణాలను సూచిస్తుంది Be ikx ఎడమ వైపుకు వెళ్లే కణాలను సూచిస్తుందిBA k iαkiα కి సమానమని నేను కనుగొన్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న తరంగం స్టాండింగ్ వేవ్ కావచ్చు A మరియు B సమానంగా లేనందున ఇది ట్రావెలింగ్ వేవ్ కావచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా నేను ఎడమ వైపున వ్రాసినప్పుడు పరిష్కారం AeikxBe ikx ని కలిగి ఉంటుంది నేను వేవ్ను వ్రాస్తున్నాను ఇది కుడి వైపుకు ప్రయాణించే వేవ్ మరియు ఎడమవైపు వైపుకు ప్రయాణించే వేవ్ యొక్క సూపర్పొజిషన్ మరియు అందువల్ల నేను Aeikx ని ఇలా అర్థం చేసుకోగలను కుడివైపునకు వచ్చే కణాలను సూచిస్తుంది మరియు ఎడమవైపుకు వెళ్లే వాటిలో భాగంగా Be ikx ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఎడమ వైపు కరెంట్కి మరియు కుడి వైపు ఉన్న కరెంట్కి మధ్య నిష్పత్తిని రిఫ్లెక్షన్ కోయెఫిషియంట్ ప్రతిబింబ గుణకం అవుతుంది రిఫ్లెక్షన్ కోయెఫిషియంట్ అంటే ఏమిటో చూద్దాం ఎడమ వైపు ఉన్న కరెంట్ని స్పీడ్ గా పరిగణిస్తాము మీరు దయచేసి మేము తీసుకున్న ఉపన్యాసానికి తిరిగి వెళ్లండి కరెంట్ని లెక్కించడానికి సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణంని ఉపయోగించాము ఇది కరెంట్ B2 కుడివైపున ఉన్న కరెంట్ అనేది స్పీడ్ A2 కి సమానం మరియు ఇది k iα2kiα2 1 కాబట్టి కుడి వైపు కు వచ్చే కణాలు అన్నీ నిజానికి రిఫ్లెక్ట్ ప్రతిభింబిస్తాయి అవుతాయి అదే సమయంలో కణాలను కనుగొనే సంభావ్యత ఉంది మరియు నేను ఈ చిత్రంలో ఈ నీలి రంగుతో చూపిస్తున్నాను ఎందుకంటే De αx ఉంది కనుక ఈ ప్రాంతంలో కణాలని కనుగొనే సంభావ్యత ఎల్లప్పుడూ ఉంటుంది చివరికి అన్ని కణాలు వెనుకకు వెళ్లినప్పటికీ నేను దీనిలో కొలిస్తే లేదా ఒక కణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తే ఏమి జరుగుతుంది పరిమిత సంభావ్యత ఉన్నందున నేను కొన్నిసార్లు కొన్ని కణాలను కనుగొంటాను కానీ ప్రతిబింబ గుణకం ఖచ్చితంగా 1 అవుతుంది ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం రెండవ విషయం ఎనర్జీ V0కంటే ఎక్కువ మనకు x0 వద్ద స్టెప్ ఉంది ఈ స్టెప్ యొక్క ఎత్తు V0 మరియు ఎనర్జీ ఎక్కువ ప్రారంభంలో కణాలు ఎడమవైపు నుండి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొంత ప్రతిబింబం ఉంటుందని మరియు దానికి వ్యతిరేకంగా కొంత ప్రసారం ఉంటుందని మేము ఆశిస్తున్నాము కణాలు ఎడమ పైపు నుండి వస్తున్నాయి మొదట్లో కుడి వైపు నుండి ఎటువంటి కణాలు రావడం లేదు అని భావిస్తాము కాబట్టి నేను గమనించినది ఏమిటంటే అడ్డంకిని తాకిన తర్వాత కణాలు అన్నీ కుడి వైపుకు మాత్రమే వెళ్ళగలవు నేను x0 కోసం ఎడమ వైపుకు వచ్చే పరిష్కారాన్ని తీసుకోను మొదటి పరిశీలన కణాలు మొదట్లో ఎడమ వైపు నుండి వస్తున్నందున x0 ప్రాంతంలో ఎడమ వైపుకి వెళ్లే తరంగాలు ఉండవు కాబట్టి మళ్లీ నేను x0 ఉన్నప్పుడు xAeik1xBe ik1x ని కలిగి ఉన్నాను ఇక్కడ k12mE2 xAeik1xBe ik1x మరియు నేను x0 ఉన్నప్పుడు xCeik2x ని కలిగి ఉండబోతున్నాను మరియు k22m2x నేను A B మరియు Cని ఎలా కనుగొనగలను బౌండరి కండిషన్ ద్వారా కనుగొనగలము బౌండరి కండిషన్ ఏమిటి x0 మరియు x0 వైపు నుండి ψ ఒకేలా ఉండాలి అంటే రెండు వైపుల నుండి నిరంతరాయంగా ఉండాలి కాబట్టి ABC రెండవ విషయం కాబట్టి ik1A Bik2C ఇది మొదటి సమీకరణం ఇది రెండవ సమీకరణం లేదా A Bk2k1C ఇప్పుడు మనం రెండు సమీకరణాలను పరిష్కరించగలము మరియు నేను 2A1k2k1C లేదా C2k1k1k2A పొందుతాను మరియు నేను BC Aని పొందుతాను ఇది 2k1k1k2 1A అంటే k1 k2k1k2 B కాబట్టి C 2k1k1k2 A వస్తుంది అంటే CA2k1k1k2 మరియు B k1 k2k1k2 A అంటే BAk1 k2k1k2 అని అర్థం అవుతుంది ఇప్పుడు రిఫ్లెక్షన్ కోయెఫిషియంట్ R అనేది ఎడమ వైపు కరెంట్ మరియు x0 ప్రాంతంలో కుడివైపునకు వెళుతున్న కరెంట్కు మధ్య నిష్పత్తి ఇది vB2vA2 వేగం అవుతుంది కాబట్టి ఇది k1 k22 k1k22 అవుతుంది మరియు ట్రాన్స్మిషన్ కోయెఫిషియంట్ ప్రసార గుణకం v2C2v1A2 x0కి వేగం v2అవుతుంది కాబట్టి v2 v1 ఇప్పుడు v1 రెట్లు 4k12 k1k22 స్పీడ్ అనేది k కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇది 4k1k2 k1k22 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం లెక్కించినది ఏమిటంటే ఒక కణం ఎడమవైపు నుండి ఒక అవరోధాన్ని తాకినప్పుడు ఎనర్జీ అనేది V0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా అన్ని కణాలు ఇప్పుడు ఈ మార్గంలో వెళ్తాయని మేము ఆశిస్తాము కానీ రిఫ్లెక్షన్ కోయెఫిషియంట్ k1 k2 k1k22 మరియు ట్రాన్స్మిషన్ కోయెఫిషియంట్ 4k1k2 k1k22 మీరు ఎనర్జీ వర్సెస్ Vకి ప్లాట్ చేస్తే మేము కనుగొన్నది E V0 రిఫ్లెక్షన్ కోయెఫిషియంట్ నేను ఎరుపు రంగులో చూపించబోయేది V0 వరకు 1 ఉంటుంది మరియు నేను నీలం రంగులో చూపించబోయే ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ V0 వరకు 0 ఉంటుంది ఈ V0 తర్వాత రిఫ్లెక్షన్ కోయెఫిషియంట్ అకస్మాత్తుగా 0గా మారదు కానీ నెమ్మదిగా 0 కి తగ్గుతుంది ఈ V0 తర్వాత ట్రాన్స్మిషన్ కోఎఫీషియంట్ అకస్మాత్తుగా ఒకటికి చేరుకోదు కానీ నెమ్మదిగా చేరుకుంటుంది ఇక్కడ TR మొత్తం ఎల్లప్పుడూ 1గా ఉంటుంది కాబట్టి ఇది క్లాసికల్ మెకానిక్స్ నుండి పొందే ఫలితంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది E V0 అయితే రిఫ్లెక్షన్ వుంటుంది ప్రతిబింబిస్తుంది మరియు ప్రసారం 1 కాదు ఇప్పుడు ఎనర్జీ అనేది V0 కంటే తక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది అంటే పార్టికల్ ఇటు వైపు వస్తుంది పార్టికల్ తిరిగి వెనుకకి వెళ్తుంది పార్టికల్ ఇక్కడ ఉంటుంది అని చెప్పేందుకు సంభావ్యత ఉంటుంది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లో లాగానే ఇక్కడ నేను ఈ అడ్డంకిని చిన్నగా చేస్తే అంటే నేను ఈ చిన్న ప్రాంతంలో మాత్రమే V0 ని కలిగి ఉన్నాను దీని గుండా కణం వెళ్లే సంభావ్యత ఉంటుంది ఇది చాలా సహజమైనది ఇది చాలా క్లాసికల్ కాదు ఈ పాయింట్ వద్ద కణం తాకితే అది ఇది ప్రవేశించేందుకు కొంత సంభావ్యత ఉంటుంది దీనినే టన్నెలింగ్ అని పిలుస్తారు వేవ్ కి కాంతి యొక్క స్వభావం కలిగి ఉండడం కారణంగా ఇది క్వాంటం దృగ్విషయం బ్యారియర్ కన్నా తక్కువ ఎనర్జీ కలిగి ఉన్నప్పటికీ అది అవరోధం ద్వారా ప్రవేశిస్తుంది ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే ఒక అవరోధం అంతటా కణాన్ని ప్రసారం చేయడం మరియు ప్రతిబింబించడం మేము పరిగణించాము మరియు దాని ప్రవర్తన శాస్త్రీయ ప్రవర్తనకు భిన్నంగా ఉన్నట్లు గుర్తించాము ఇది ఒక కణంతో అనుబంధించబడిన తరంగం కారణంగా ఉంది అని ఆలోచించేలా నేను మిమ్మల్ని ప్రేరేపించాను నేను ఈ అడ్డంకి వెడల్పుని సన్నగా చేస్తే అవరోధం ఎత్తు కంటే కణం యొక్క శక్తి తక్కువగా ఉన్నప్పటికీ అవి అవరోధం ద్వారా ప్రసారం చేయబడుతాయి మరియు దానిని టన్నెలింగ్ దృగ్విషయం అని పిలుస్తారు దీనిని నేను తదుపరి ఉపన్యాసంలో వివరిస్తాను